బేసిక్ ప్రిన్సిపల్స్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ మరియు క్యాలీక్యులేషన్స్ పై భారీ ఓపెన్ ఆన్లైన్ కోర్సుకు స్వాగతం మాడ్యూల్ 5 లోని మల్టీ ఫేజ్ సిస్టమ్ ల యొక్క బేసిక్ ప్రిన్సిపల్స్గురించి మేము చర్చిస్తున్నాము మరియు ఆ మాడ్యూల్ క్రింద పార్షియల్ ప్రెషర్ గురించి మా మునుపటి ఉపన్యాసంలో చర్చించాము వాస్తవానికి ఆ నిబంధనలు ఎలా నిర్వచించబడ్డాయి మరియు మీకు ఎలా లెక్కించాలో డాల్టన్ లాస్ మనకు కూడా తెలుసు ఆ క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వెషన్ మరియు ఆంటోయిన్ యొక్క ఈక్వెషన్ ఆధారంగా వేర్వేరు టెంపరేచర్ వద్ద వేపర్ ప్రెషర్ ాన్ని ఎలా లెక్కించాలో చర్చించడంతో పాటు వేపర్ ప్రెషర్ ాన్ని ఎలా లెక్కించాలో చర్చించారు సబ్స్టన్స్ యొక్క వేపర్ ప్రెషర్ నుండి మీకు వేర్వేరు పదార్ధాలకు సంబంధించి తెలుసు మరియు ఇది ఇప్పటికే చర్చించబడిన ఆ వేపర్ ప్రెషర్ ాన్ని ఎలా లెక్కించాలో ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ఈక్విలిబ్రియం పాయింట్ లో డ్యూ పాయింట్ ఎలా చేయాలో నిర్వచించవచ్చని కూడా మేము చర్చించాము ఈక్విలిబ్రియం స్టేట్ లో వేపర్ ప్రెషర్ మరియు పార్షియల్ ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఈ ఉపన్యాసంలో ఈక్విలిబ్రియం కండిషన్స్ గురించి చర్చిస్తాము వాస్తవానికి ఈక్విలిబ్రియం కండిషన్స్ ని పరిగణలోకి తీసుకునే ముందు మీరు కొన్ని ఈక్విలిబ్రియం లాస్ తెలుసుకోవాలి అంటే రౌల్ట్ లాస్ మరియు హెన్రీ లాస్ మరియు రిలేటివ్ అస్థిరత కాబట్టి మేము మా మునుపటి ఉపన్యాసంలో రౌల్ట్ లాస్ వంటి చట్టాలను కూడా చర్చించాము ఈ లాస్లో లిక్విడ్ ఫేజ్ ్లోని constitution సంబంధించి పార్షియల్ ప్రెషర్ మరియు వేపర్ ప్రెషర్ ాన్ని ఎలా లెక్కించాలో మీరు చూస్తారు కాబట్టి దాని ఆధారంగా ఈక్విలిబ్రియం కండిషన్స్ గురించి మరింత చర్చిస్తాము కేవలం ఈక్విలిబ్రియం ిని చర్చించడం ద్వారా మరియు అట్మాస్ఫెర్ కండిషన్స్ లో ఎయిర్ మరియు వాటర్ మిశ్రమంలో ఈ వేపర్ ఎలా ఈక్విలిబ్రియం మవుతుందో హ్యూమిడిటీ మరియు ఆ హ్యూమిడిటీ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది వాస్తవానికి హ్యూమిడిటీ మరియు రిలేటివ్ హ్యూమిడిటీ మరియు ఈక్విలిబ్రియం రిలేటివ్ ఈక్విలిబ్రియం త లేదా రిలేటివ్ త హ్యూమిడిటీ అవి వాస్తవానికి ఎలా సంబంధం కలిగి ఉంటాయి అనేది ఆ ఈక్విలిబ్రియం కండిషన్స్ పై కూడా ఆధారపడి ఉంటాయి ఈక్విలిబ్రియం పరిస్థితులలో హ్యూమిడిటీ సమక్షంలో ఆ సర్టెన్ ఎయిర్ యొక్క హ్యూమిడిటీ వాల్యూమ్ ఎలా ఉండాలి అనేది సైకోమెట్రిక్ చార్ట్ ఉపయోగించి కూడా చర్చించబడుతుంది ఇది అబ్సల్యూట్ హ్యూమిడిటీ రిలేటివ్ హ్యూమిడిటీ ఈక్విలిబ్రియం త మరియు డ్యూ పాయింట్ ల టెంపరేచర్ మధ్య ఉన్న సంబంధం యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యం వేరియబుల్స్ ఉన్న వాటికి ఎంథాల్పీ ఎలా సంబంధం కలిగి ఉంటుంది వాస్తవానికి సైకోమెట్రిక్ చార్ట్ అని పిలువబడే గ్రాఫికల్ రూపంలో ఇవి సూచించబడతాయి మరియు ఇక్కడ ఈ ఉపన్యాసంలో ఆ వేరియబుల్స్ తెలుసుకోవడానికి ఆ సైకోమెట్రిక్ శోధనను ఎలా ఉపయోగించాలో కూడా చర్చిస్తాము అన్నింటిలో మొదటిది ఈక్విలిబ్రియం ఏమిటో మనం మళ్ళీ పరిశీలించాలి అందువల్ల ఈక్విలిబ్రియం పార్షియల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ ానికి సమానంగా ఉంటుంది మేము ఇప్పటికే ఆ వేపర్ ప్రెషర్ ాన్ని చర్చించాము మరియు క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వెషన్ మరియు ఆంటోయిన్ యొక్క ఈక్వెషన్ ఆధారంగా ఈక్విలిబ్రియం కండిషన్స్ లో ఎలా లెక్కించాలో పరిశీలించాము కాబట్టి ఒక సర్టెన్ టెంపరేచర్ వద్ద ఆంటోయిన్ యొక్క ఈక్వెషన్ లేదా క్లాసియస్ క్లాపెరాన్ ఈక్వెషన్ మీకు తెలిస్తే మీరు వేపర్ ప్రెషర్ ఏమిటో తెలుసుకోగలుగుతారు ఆ పార్షియల్ ప్రెషర్ తో ఈక్విలిబ్రియం వేపర్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ ానికి సమానంగా ఉంటుందని మీకు తెలిస్తే ఆ కండిషన్స్ లో మీరు లిక్విడ్ ఫేజ్ ో లిక్విడ్ దశ నుండి ఆ ఈక్విలిబ్రియం కండిషన్స్ లో ఆ వేపర్ ని అదనంగా చేర్చడం చూస్తారు సిస్టమ్ కండెన్సషన్ కి దారితీస్తుంది అంటే ఇక్కడ సర్టెన్ కండిషన్స్ లో కండెన్సషన్ సంభవిస్తుందని అంటారు మరియు ఈక్విలిబ్రియం ద్వారా సంభవించే టెంపరేచర్ అంటే ఈ పార్షియల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ ాన్ని ఘనీభవిస్తుంది ఇది దాని మొదటి ఫేజ్ ో ఉంటుంది మరియు ఆ పాయింట్ బిందు పాయింట్ గా పరిగణించబడుతుంది మరియు ఈక్విలిబ్రియం వేపర్ కి ఆ పార్షియల్ ం ప్రెషర్ మరియు దీని ఆధారంగా లెక్కించినప్పుడు మీకు ఈక్వెషన్ తెలుసు లేదా ఈ పార్షియల్ ప్రెషర్ Pi సమాన YiP లేదా Pi ని భాగం యొక్క పార్షియల్ ప్రెషర్ అని పిలుస్తారు మరియు Yi ని ఆ భాగం యొక్క మోల్ ఫ్రాక్షన్ అని పిలుస్తారు మరియు ఇక్కడ P ని టోటల్ సిస్టమ్ ప్రెజర్ అంటారు కాబట్టి p లోకి yi అది మీ పార్షియల్ ప్రెషర్ అవుతుంది మరియు ఈ పార్షియల్ ప్రెషర్ Piv చే సూచించబడే వేపర్ ప్రెషర్ ానికి సమానంగా ఉంటే మన మునుపటి ఉపన్యాసంలో ఇప్పటికే చర్చించాము గ్యాస్ ఫేజ్ లో వేపర్ యొక్క ఈ పార్షియల్ ప్రెషర్ అది వేపర్ ప్రెషర్ ానికి సమానంగా ఉంటుంది అప్పుడు మీరు ఆ ఈక్విలిబ్రియం త మొదలవుతుందని మరియు ఆ ద్రావణం యొక్క సంబంధిత తాత్కాలిక టెంపరేచర్ ను ఈక్విలిబ్రియం టెంపరేచర్ అని పిలుస్తారు లేదా ఇది డ్యూ పాయింట్ టెంపరేచర్ గా పరిగణించబడుతుంది ఇప్పుడు వేపర్ ప్రెషర్ ఒక సర్టెన్ కండిషన్స్ అని అనుకుంటే పార్షియల్ ప్రెషర్ కంటే మీకు తక్కువ తెలుసు అప్పుడు ఏమి జరుగుతుంది ఒకవేళ వేపర్ ప్రెషర్ మీకు తెలిసిన దానికంటే పార్షియల్ ప్రెషర్ మీకు తక్కువగా తెలుస్తుంది అప్పుడు ఏమి జరుగుతుంది ఇప్పుడు ఈ సందర్భంలో గ్యాస్ ఫేజ్ ో వేపర్ యొక్క పార్షియల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ కంటే తక్కువగా ఉంటే వేపర్ పార్షియల్ ంగా ఈక్విలిబ్రియం మరియు వేపర్ కి నివేదించబడిందని మీరు చూడవచ్చు లేదా సూపర్హీట్ వేపర్ ఉంటుందని మీరు చూడవచ్చు కాబట్టి సూపర్హీట్ వేపర్ కోసం ఈ పార్షియల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ కి సమానం కంటే తక్కువగా ఉంటుందని మనం చూడవచ్చు మరియు ఈ పార్షియల్ ఈక్విలిబ్రియం కండిషన్స్ లో ఉన్న ఈ సూపర్ హీట్ వేపర్ ని కండెన్సెడ్ చెయ్యలేము సిస్టమ్ ప్రెషర్ పెరుగుతుందని మీకు తెలిస్తే తప్ప రౌల్ట్ యొక్క లాస్ అక్కడ వర్తిస్తుందని మరియు మీరు సిస్టమ్ టెంపరేచర్ ని డ్యూ పాయింట్ టెంపరేచర్ కు తగ్గించకపోతే మీరు దానిని సూపర్హీట్ వేపర్ నుండి ఘనీభవించలేరు కాబట్టి పార్షియల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ ానికి సమానంగా ఉంటుంది అనే ఈక్విలిబ్రియం కు సంబంధించినది ఆ వేపర్ ప్రెషర్ మరియు పార్షియల్ ప్రెషర్ యొక్క కండిషన్స్ సమానంగా లేకుంటే మీరు దానిని పార్షియల్ లేదా ఈక్విలిబ్రియం కండిషన్స్ గా పరిగణించాలి ఇప్పుడు ఈక్విలిబ్రియం కండిషన్స్ కి ఒక ఉదాహరణ చూద్దాం ఈ సందర్భంలో 87 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద కండెన్సర్ నుండి నిష్క్రమించే ఎయిర్ ఫ్లో మరియు 25 మోల్స్ వాటర్ ని కలిగి ఉన్న 1 5 బార్ యొక్క ప్రెషర్ అనుకుందాం కాబట్టి ఈ టెంపరేచర్ 87 డిగ్రీల సెల్సియస్ మరియు 1 5 బార్ యొక్క ప్రెషర్ వద్ద ఈ ప్రత్యేక కండిషన్స్ లో ఎయిర్ యొక్క డ్యూ పాయింట్ ఏమిటో మీరు కనుగొనాలి ఇప్పుడు ఈ సందర్భంలో మీరు ఏమి చేయాలి మొదట మీరు కండెన్సర్లోకి ప్రవేశించే ఎయిర్ లోని వాటర్ పార్షియల్ ప్రెషర్ ఏమిటో లెక్కించాలి కాబట్టి డాల్టన్స్ ఇచ్చిన ఈక్వెషన్ ఆధారంగా లెక్కించవచ్చు అది పార్షియల్ ప్రెషర్ ఆ భాగం వాటర్ కి టోటల్ ప్రెషర్ కి y కి సమానంగా ఉంటుంది అది అతనికి 0 25 ను 1 5 లోకి కలిగి ఉంటే దానికి సమానంగా ఉంటుంది ప్రాథమికంగా ఎయిర్ లోని వాటర్ లో ఎక్కువ భాగం మరియు సిస్టమ్ ప్రెషర్ 1 5 అయితే ఈ రాబోయే 0 375 బార్ 2 ఫేజ్ మధ్య ఈక్విలిబ్రియం ఉంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ వాటర్ పార్షియల్ ప్రెషర్ వాస్తవానికి డ్యూ పాయింట్ యొక్క వేపర్ ప్రెషర్ ానికి సమానంగా ఉండాలి అప్పుడు ఈ పరికండిషన్స్ గణిత రూపం వాటర్ పార్షియల్ ప్రెషర్ వాటర్ వేపర్ ప్రెషర్ కి సమానంగా ఉంటుంది మరియు ఇది ఈక్విలిబ్రియం కండిషన్స్ యొక్క పరికండిషన్స్ మాత్రమే జరుగుతుంది మరియు ఆ ఈక్విలిబ్రియం కండిషన్స్ లో ఉన్న టెంపరేచర్ డ్యూ పాయింట్ గా పరిగణించబడుతుంది కాబట్టి ఈ సమయంలో పార్షియల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ కి సమానంగా ఉంటుందని మీరు చూడవచ్చు ఇప్పుడు మీరు ఈ విషయం తెలుసుకున్న తర్వాత వేపర్ నుండి డబుల్ పాయింట్ టెంపరేచర్ ఏమిటో తెలుసుకోవచ్చు మీకు ప్రెషర్ మరియు టెంపరేచర్ తెలుసు కాబట్టి వేపర్ పట్టిక నుండి వాస్తవానికి ఆ బార్లో తరువాత చూపబడే వేపర్ పట్టిక నుండి ప్రెషర్ మరియు సంబంధిత టెంపరేచర్ లు ఉన్నాయని మీకు తెలిసిన తర్వాత ఆ పాయింట్ టెంపరేచర్ ను ఎలా తెలుసుకోవాలి కాబట్టి టెంపరేచర్ యొక్క డ్యూ పాయింట్ ఈ 0 75 బార్ వద్ద మీకు సమానంగా ఉంటుంది 74 66 డిగ్రీల సెల్సియస్ మేము ఇప్పుడు హ్యూమిడిటీ గురించి చర్చిస్తాము ఆ హ్యూమిడిటీ ప్రాథమికంగా కొన్నిసార్లు మనం అట్మాస్ఫెర్ ంలో లేదా అట్మాస్ఫెర్ ంలో చాలా హ్యూమిడిటీ గా చెబుతున్నాము లేదా ఈ రోజు ఇక్కడ మీకు తెలుసని ఇక్కడ హ్యూమిడిటీ గా ఉందని మీకు తెలుసు అని మీరు చెప్పవచ్చు కాబట్టి అట్మాస్ఫెర్ ంలో ఆ ఎయిర్ వాటర్ వేపర్ మిశ్రమం యొక్క హ్యూమిడిటీ ఏమిటి కాబట్టి ఎయిర్ వాటర్ వేపర్ మిశ్రమం యొక్క హ్యూమిడిటీ ప్రాథమికంగా వాటర్ వేపర్ ని 1 కిలోల డ్రై ఎయిర్ ద్వారా తీసుకువెళతారు అంటే కిలోకు డ్రై ఎయిర్ అంటే ఎంత వాటర్ తీసుకువెళుతున్నారో అది హ్యూమిడిటీ గా పరిగణించబడుతుంది ఇది వాటర్ వేపర్ యొక్క పార్షియల్ ప్రెషర్ మరియు టోటల్ ప్రెషర్ ని బట్టి మీరు చూడగలిగే ఒక అట్మాస్ఫెర్ ం ఇప్పుడు ఒక సర్టెన్ కిలోల డ్రై ఎయిర్ కి వాటర్ వేపర్ టోటల్ ఆ సర్టెన్ టెంపరేచర్ వద్ద డ్రై ఎయిర్ ద్వారా తీసుకువెళుతున్నట్లు హ్యూమిడిటీ తో ప్రాతినిధ్యం వహిస్తుందని మీరు చూస్తారు మరియు ఈ హ్యూమిడిటీ ఈ టెంపరేచర్ కు సంబంధించి మారుతూ ఉంటుంది కాబట్టి టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటే తక్కువ టెంపరేచర్ వద్ద హ్యూమిడిటీ ఏమిటి సాధారణంగా హ్యూమిడిటీ ఎలా ఉంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఆ భాగం యొక్క పార్షియల్ ప్రెషర్ కూడా ఆ సర్టెన్ టెంపరేచర్ వద్ద ఆ ఎయిర్ వాటర్ మిశ్రమంలో వాటర్ కాబట్టి హ్యూమిడిటీ ప్రాథమికంగా ఆ డ్రై ఎయిర్ యొక్క మోల్స్ అంటే వాటర్ మోల్స్ యొక్క రేషియో గా నిర్వచించబడుతుంది కాబట్టి ఈ హ్యూమిడిటీ ప్రాథమికంగా H చే సూచించబడుతుంది మరియు ఇది ఇక్కడ ఈ ఈక్వెషన్ ద్వారా నిర్వచించబడింది డ్రై ఎయిర్ యొక్క మోల్ ద్వారా ఈ వాటర్ మోల్ ఇప్పుడు ఇది మీకు తెలిసినప్పటి నుండి మోల్ శాతం లేదా మోల్ రేషియో మీరు చూడగలరు ఈ సత్యాన్ని గుర్తుంచుకోవడానికి ఐడియల్వంతమైన మిశ్రమంలో మీరు గ్యాస్ యొక్క సిస్టమ్ మిశ్రమంలో ఎల్లప్పుడూ ఈ సత్యాన్ని మీకు తెలుస్తుంది మోల్ రేషియో ప్రెషర్ రేషియో కి సమానంగా ఉంటుందని గుర్తుంచుకోండి ఇది వాల్యూమ్ రేషియో కి సమానంగా ఉంటుంది ఇప్పుడు డ్రై ఎయిర్ యొక్క మోల్ రేషియో కి వాటర్ వేపర్ యొక్క మోల్ రేషియో ఉందని ఈ మిశ్రమం ఇదే సందర్భంలో ఇది ఒక ఐడియల్ మిశ్రమం అని మనం చూడగలం ఇది ఈ 2 భాగాల యొక్క మోల్ రేషియో కనుక కాబట్టి మీకు తెలిసినట్లుగా మీరు దీనిని వ్యక్తపరచవచ్చు ఇప్పుడు ప్రెషర్ సమస్య ఏ ప్రెషర్ సమస్య ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది వాస్తవానికి పార్షియల్ ప్రెషర్ సమస్యగా ఉండాలి ఇప్పుడు పార్షియల్ ప్రెషర్ ఏమిటంటే ఎయిర్ లో మీకు తెలిసినది వాటర్ పార్షియల్ ప్రెషర్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు దీనిని ఇక్కడ PA సూచిస్తుంది ఇక్కడ మీరు ఈ వాటర్ ని ఇక్కడ బదులుగా w గా సూచించవచ్చు మరియు వాటర్ యొక్క పార్షియల్ ప్రెషర్ PA గా మరియు సిస్టమ్ యొక్క P యొక్క టోటల్ ప్రెషర్ మీకు తెలిస్తే డ్రై ఎయిర్ యొక్క పార్షియల్ ప్రెషర్ ఏమిటి డ్రై ఎయిర్ యొక్క పార్షియల్ ప్రెషర్ ఆ వాటర్ కి టోటల్ ప్రెషర్ మైనస్ పార్షియల్ ప్రెషర్ కి సమానంగా ఉంటుందని మీరు సులభంగా చెప్పవచ్చు కాబట్టి ఇది P PA అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో మీరు ఈ హ్యూమిడిటీ ను PA ను స్లైడ్లో ఇచ్చిన విధంగా 1 PA గా విభజించవచ్చు కాబట్టి ఇది ప్రాథమికంగా మోలార్ రేషియో గా యూనిట్ అవుతుంది అనగా ఎయిర్ మోల్స్ ద్వారా వాటర్ మోల్స్ అంటే మీరు ఈ హ్యూమిడిటీ ను ప్రాతినిధ్యం వహిస్తారు మీ లిక్విడ్ రేషియో కూడా మీకు తెలుసు కాబట్టి మీకు కిలోల ఎయిర్ ద్వారా వాటర్ ఉంటే కాబట్టి ఆ సందర్భంలో మీరు ఈ మొలేక్యూలర్ వాటర్ ని ప్రతి మొలేక్యూలర్ వెయిట్ తో గుణించాలి మరియు ఎయిర్ యొక్క మోల్స్ దాని పరమాణు వెయిట్ తో గుణించాలి కాబట్టి ఈ సందర్భంలో మేము ఈ పార్షియల్ ప్రెషర్ ని వాటర్ పరమాణు బరువుతో గుణిస్తే అది కిలోల వాటర్ అని మీరు చూస్తారు అదేవిధంగా ఇక్కడ 28 97 ఎయిర్ యొక్క మొలేక్యూలర్ వెయిట్ తో గుణించాలి అప్పుడు మీరు ఈ వెయిట్ ను కలిగి ఉండవచ్చు ఈ విధంగా మీరు మాస్టర్ రేషియో పరంగా ఈ హ్యూమిడిటీ ను సూచించవచ్చు కాబట్టి స్లైడ్లో ఇక్కడ చూపిన విధంగా ఇది వస్తుంది మరియు ఈక్విలిబ్రియం పరిస్థితులు వేపర్ పార్షియల్ ప్రెషర్ వాటర్ వేపర్ ప్రెషర్ కి సమానంగా ఉంటుంది కాబట్టి ఈక్విలిబ్రియం కండిషన్స్ లో ఆ కోణంలో హ్యూమిడిటీ ను ఈక్విలిబ్రియం హ్యూమిడిటీ గా పిలుస్తాము ఈక్విలిబ్రియం హ్యూమిడిటీ ఆ వేపర్ ప్రెషర్ పరంగా నిర్వచించబడుతుంది కాబట్టి వాటర్ వేపర్ ప్రెషర్ ఏమిటంటే ఇక్కడ PAv అవుతుంది మరియు మిగిలినది P PAv కాబట్టి అవి మిశ్రమం పార్షియల్ ప్రెషర్ p కాబట్టి మిగిలిన ప్రెషర్ P Pav కు సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈక్విలిబ్రియం హ్యూమిడిటీ ను P PAv ద్వారా విభజించిన ఈ PAv ద్వారా నిర్వచించబడుతుంది మరియు అదే పరిసెంట్ యూనిటీ అదే విధంగా సాచురేటెడ్ హ్యూమిడిటీ అంటే Hs అంటే 100 లోకి ఈక్విలిబ్రియం హ్యూమిడిటీ ఉంటుంది రిలేటివ్ ఈక్విలిబ్రియం త లేదా రిలేటివ్ హ్యూమిడిటీ పరంగా మీరు ఆ హ్యూమిడిటీ ను కూడా సూచించవచ్చు కాబట్టి RS ద్వారా సూచించబడే రిలేటివ్ ఈక్విలిబ్రియం త లేదా RH చే సూచించబడే రిలేటివ్ హ్యూమిడిటీ మీకు తెలుసు కాబట్టి ఈ సందర్భంలో ఏదైనా లిక్విడ్ మరియు రిలేటివ్ హ్యూమిడిటీ కు రిలేటివ్ ఈక్విలిబ్రియం త ముఖ్యంగా ఎయిర్ లోని వాటర్ వేపర్ కి ఈ రేషియో ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది పార్షియల్ ప్రెషర్ మీ ద్వారా విభజించబడిందని మీకు తెలుసు మీకు తెలిసిన వేపర్ ప్రెషర్ కాబట్టి దీనిని రిలేటివ్ ఈక్విలిబ్రియం అంటారు కాబట్టి ఇక్కడ రిలేటివ్ ఈక్విలిబ్రియం ప్రాథమికంగా ఏదైనా లిక్విడ్ ానికి ప్రాతినిధ్యం వహిస్తుంది అయితే రిలేటివ్ హ్యూమిడిటీ ప్రాథమికంగా ఎయిర్ లోని వాటర్ వేపర్ సిస్టమ్ కు ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు ఐడియల్ గ్యాస్ చట్టాన్ని వర్తింపజేస్తుంది మీరు ఈ రిలేటివ్ ఈక్విలిబ్రియం ిని లేదా రిలేటివ్ హ్యూమిడిటీ ను పై ద్వారా P ద్వారా విభజించవచ్చు Pi by P divided by PiV Pఅంటే ఇక్కడ మేము ఈఈక్వెవెషన్న్ని దాని రెండింటిపై టోటల్ ప్రెషర్ తో విభజిస్తున్నాము మీకు న్యూమరేటర్ మరియు డినోమినేటర్ తెలుసు కాబట్టి మేము మీ ద్వారా ప్రాతినిధ్యం వహించిన ప్రెషర్ రేషియో ని కలిగి ఉండవచ్చు ఐడియల్ గ్యాస్ లాస్ ప్రకారం వాల్యూమ్ రేషియో మరియు అప్పుడు మేము మీ ద్వారా ప్రాతినిధ్యం వహించగలము అంటే మోలార్ రేషియో అంటే భాగం i యొక్క మోల్స్ కండిషన్స్ కాబట్టి మేము ni చేత n ద్వారా ఈక్విలిబ్రియం పరచబడవచ్చు మరియు అదేవిధంగా మీరు దానిని సర్టెన్ భాగం యొక్క ప్రతి మొలేక్యూలర్ వెయిట్ ను గుణించడం ద్వారా లిక్విడ్ రేషియో ద్వారా సూచించవచ్చు కాబట్టి ఈ విధంగా ఈ రిలేటివ్ ఈక్విలిబ్రియం త లేదా రిలేటివ్ హ్యూమిడిటీ మీకు తెలిస్తే సున్నా శాతం రిలేటివ్ హ్యూమిడిటీ ఉందని అనుకుందాం అంటే ఆ ఎయిర్ పూర్తిగా డ్రై గా ఉండాలని మీరు చెప్పవచ్చు అయితే 100 శాతం రిలేటివ్ హ్యూమిడిటీ ఇక్కడ ఈక్విలిబ్రియం మవుతుందని అర్థం అవి మీకు తెలిసిన ప్రతిదానితో ఉంటాయి వేపర్ ప్రెషర్ మరియు శాతం రిలేటివ్ పార్షియల్ ప్రెషర్ ఏమిటో మీకు తెలుస్తుంది ఆ భాగం i మరియు భాగం i యొక్క డబుల్ ప్రెజర్ మరియు వాటి రేషియో మరియు మీరు దానిని 100 తో గుణిస్తే అది ఒక శాతం రిలేటివ్ హ్యూమిడిటీ అని మీకు తెలుస్తుంది లేదా ప్రతి ఈక్విలిబ్రియం కండిషన్స్ లో మీకు అబ్సల్యూట్ హ్యూమిడిటీ మరియు హ్యూమిడిటీ ఉన్నట్లు మీరు లెక్కించవచ్చు మరియు మీరు దానిని 100 గుణించినట్లయితే మీరు ఆ శాతం రిలేటివ్ హ్యూమిడిటీ ను పొందవచ్చు ఇప్పుడు ఈ హ్యూమిడిటీ ను మోలాల్ హ్యూమిడిటీ ద్వారా కూడా సూచించవచ్చు లేదా ఈక్విలిబ్రియం ిని మోలాల్ ఈక్విలిబ్రియం ంగా పరిగణించవచ్చు ఈ సందర్భంలో ఈ మోలాల్ ఈక్విలిబ్రియం లేదా మోలాల్ హ్యూమిడిటీ ఇక్కడ స్లైడ్లలో ఇచ్చినట్లుగా మీకు తెలుస్తుంది ఇక్కడ ఇమేజ్ లేదా ఇమేజ్ ని ఉచిత గ్యాస్ ద్వారా ఇవ్వబడుతుంది ఇక్కడ మీకు మాత్రమే తెలుసు లేదా డ్రై ఎయిర్ మాత్రమే చూడవచ్చు ఇక్కడ ఈ సందర్భంలో ఐ ఫ్రీ గ్యాస్ బోన్ డ్రై గ్యాస్ ను సూచిస్తుంది వాటర్ వేపర్ ఉందని అనుకుందాం మరియు డ్రై ఎయిర్ మిశ్రమం మీకు తెలుసు కాబట్టి ఆ సందర్భంలో i వాటర్ వేపర్ గా ప్రాతినిధ్యం వహిస్తే I ఫ్రీ గ్యాస్ మీకు డ్రై గ్యాస్ అని తెలుసు మరియు అది బోన్ డ్రై గ్యాస్ గా ప్రాతినిధ్యం వహిస్తుంది కాబట్టి ఈ సిస్టమ్ i మరియు ఎయిర్ ని కలిగి ఉంటే అప్పుడు i ఫ్రీ గ్యాస్ బోన్ డ్రై గ్యాస్ ను సూచిస్తుంది మరియు దాని ప్రకారం బోన్ డ్రై పరంగా ఉన్న మీకు తెలిసిన అబ్సల్యూట్ ఈక్విలిబ్రియం లేదా అబ్సల్యూట్ హ్యూమిడిటీ ను మేము సూచించవచ్చు గ్యాస్ లక్షణాలు అంటే ఇక్కడ మీకు తెలిసినట్లుగా మేము దానిని నిర్వచించగలము వాస్తవ కండిషన్స్ లో i మరియు బోన్ డ్రై గ్యాస్ యొక్క 2 భాగాల అసలు మోల్ ఫ్రాక్షన్ ఏమిటి మరియు ఆ భాగం i యొక్క మోల్ రేషియో మరియు ఈక్విలిబ్రియం కండిషన్స్ లో బోన్ డ్రై గ్యాస్ ఎలా ఉండాలి మరియు హీట్ ని మార్చండి మరియు మీరు దాని ద్వారా ప్రాతినిధ్యం వహిస్తారు ఆ భాగం i యొక్క మోల్స్ యొక్క రేషియో మీకు తెలుసు అదనపు మరియు ఈక్విలిబ్రియం కండిషన్స్ మరియు ఇది మోల్ ఫ్రాక్షన్ ఐ ఫ్రీ గ్యాస్ అంటే బోన్ డ్రై గ్యాస్ అంటే ఈక్విలిబ్రియం త మరియు వాస్తవ కండిషన్స్ లో కాబట్టిదీని ఆధారంగా ఈ అబ్సల్యూట్ ఈక్విలిబ్రియం లేదా అబ్సల్యూట్ హ్యూమిడిటీ తెలుసు అని చెప్పవచ్చు ఇక్కడ RS గా నిర్వచించినట్లు P minus PiVపై ద్వారా p minus Pi కి RS అని నిర్వచించవచ్చు కాబట్టి ఇక్కడ RS అనేది రిలేటివ్ ఈక్విలిబ్రియం ిని కలిగి ఉంది ఇది మీకు తెలిసిన స్వచ్ఛమైన ఎయిర్ యొక్క రేషియో ని మరియు ఇక్కడ గుణించబడింద కాబట్టి ఈ విధంగా మేము అబ్సల్యూట్ ఈక్విలిబ్రియం ిని మరియు అబ్సల్యూట్ హ్యూమిడిటీ ను నిర్వచించగలము అబ్సల్యూట్ ఈక్విలిబ్రియం త ఈ ప్రెషర్ రేషియో లో రిలేటివ్ ఈక్విలిబ్రియం తకు సమానం కనుక దీని నుండి మీకు గణిత వ్యక్తీకరణ తెలుసు అని చెప్పవచ్చు AS ఎల్లప్పుడూ మీకు RS కంటే తక్కువగా ఉండాలి అంటే అబ్సల్యూట్ ఈక్విలిబ్రియం త మీకు రిలేటివ్ ంగా తెలిసిన దానికంటే తక్కువగా ఈక్విలిబ్రియం త ఉంటుంది కానీ అసాధారణమైన పరికండిషన్స్ ఉంది మీకు ఈ పరికండిషన్స్ ఉంటే ఈక్విలిబ్రియం పరికండిషన్స్ అంటే పార్షియల్ ప్రెషర్ వేపర్ ప్రెషర్ ానికి సమానంగా ఉంటుంది అప్పుడు ఆ సందర్భంలో మీరు దీన్ని పొందలేరని మీరు చూడవచ్చు అబ్సల్యూట్ ఈక్విలిబ్రియం త రిలేటివ్ ఈక్విలిబ్రియం కు సమానంగా ఉంటుందని మీకు తెలుసు అవి ఇనిక్వాలిటీ కావు కానీ అబ్సల్యూట్ ఈక్విలిబ్రియం త మరియు నిజంగా రిలేటివ్ ఈక్విలిబ్రియం త మీకు ఒకరినొకరు తెలుసుకోవటానికి సమానంగా ఉంటుందని మీకు తెలుసు కాబట్టి ఆ సందర్భంలో అబ్సల్యూట్ ఈక్విలిబ్రియం త మరియు రిలేటివ్ ఈక్విలిబ్రియం త రెండూ ఒకే విధంగా ఈక్విలిబ్రియం కండిషన్స్ ఉంటాయని మీకు తెలుసు ఇప్పుడు ఈ సందర్భంలో హ్యూమిడిటీ తో కూడిన మరో పదం హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ ప్రాథమికంగా ఒక కిలోల డ్రై ఎయిర్ యొక్క వాల్యూమ్కు సమానంగా ఉంటుంది మరియు వాటర్ వేపర్ యొక్క వాల్యూమ్ మీ వద్ద ఉంటుంది ఇది ఒక అట్మాస్ఫెర్ ప్రెషర్ మరియు అబ్సల్యూట్ టెంపరేచర్ ఇప్పుడు మీరు అక్కడ ఐడియల్ గ్యాస్ చట్టాలను ఉపయోగిస్తే హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ను ఇక్కడ ప్రాథమికంగా మీకు తెలుస్తుంది మీకు తెలిసిన వాల్యూమ్ ఏది ఒక సందర్భంలో మీకు డ్రై ఎయిర్ ఉంది దీని ద్వారా ప్రాతినిధ్యం వహించగల మీకు ఈక్వెషన్ తెలుసు మరియు వాల్యూమ్ ఏమిటి ఆ అట్మాస్ఫెర్ పరికండిషన్స్ లో మనం ఏమి ఉన్నాము మరియు దానికి ఇచ్చిన టెంపరేచర్ ఇక్కడ మీకు తెలిసిన పదం ద్వారా వ్యక్తీకరించబడుతుంది కాబట్టి మీరు ఈ 2 వాల్యూమ్ను సర్టెన్ అట్మాస్ఫెర్ ప్రెషర్ మరియు ఇచ్చిన టెంపరేచర్ వద్ద జోడిస్తే స్లైడ్లో ఇచ్చిన విధంగా మీరు ఈ ఈక్వెషన్ యొక్క తుది రూపాన్ని కలిగి ఉండవచ్చు అది ఎనర్జీ మైనస్ 3 కు 2 83 నుండి 10 కి సమానంగా ఉంటుంది మరియు 4 56 నుండి 10 వరకు ఎనర్జీ కి ఉంటుంది మైనస్ 3 నుండి హెచ్ లోకి టి ఇక్కడ హెచ్ హ్యూమిడిటీ అవసరం కాబట్టి హ్యూమిడిటీ అవసరం ఎందుకంటే హ్యూమిడిటీ అంటే మీ డ్రై ఎయిర్ కిలోకు వాటర్ వేపర్ టోటల్ అంటే ఏమిటి కాబట్టి ఒకసారి మీరు ఒక కిలో డ్రై ఎయిర్ కి వేపర్ మొత్తాన్ని చేస్తే మీరు దానిని మోల్ గా మార్చాలి మరియు మీకు తెలిస్తే దాని యొక్క మోల్ మీరు ఏ వేపర్ ఆధారంగా వారు లెక్కించగలరు ఒక మోల్ మోలెక్యూలర్ 22 4 మీటర్ల క్యూబ్ వాల్యూమ్ను ప్రదర్శిస్తుందని మీకు తెలుసు కాబట్టి దాని ఆధారంగా ఎయిర్ లో వాటర్ వేపర్ యొక్క పర్టిక్యూలర్ అమౌంట్ మీకు తెలిసిన దాని పరిమాణాన్ని మీరు లెక్కించగలుగుతారు అదేవిధంగా అదే టోటల్ లో ఎయిర్ ఎంత వాల్యూమ్ను కూడా లెక్కించాలో ప్రదర్శిస్తుంది కాబట్టి మీరు ఈ రెండింటిని జోడిస్తే మీకు వాల్యూమ్ తెలుసు అప్పుడు అది హ్యూమిడిటీ గా పరిగణించబడుతుంది కాబట్టి ఇది హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ నుండి హ్యూమిడిటీ పరంగా మరియు ఈ ఈక్వెషన్ ద్వారా ప్రత్యేకంగా ఇచ్చిన టెంపరేచర్ వద్ద ఆ హ్యూమిడిటీ వాల్యూమ్ కోసం ఈ ఈక్వెవెషన్న్ని కలిగి ఉండవచ్చు అయితే ఇది కిలోకు వాల్యూమ్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది డ్రై ఎయిర్ ఒక సర్టెన్ టెంపరేచర్ వద్ద అట్మాస్ఫెర్ లో హ్యూమిడిటీ యొక్క ఈ ప్రాతినిధ్యానికి మరొక ముఖ్యమైన పదం మరియు హీట్ ఎనర్జీ గా ఎంత ఎనర్జీ విడుదల చేయబడుతుందో కూడా పరిగణించాలి కాబట్టి ఆ సందర్భంలో ఇది హ్యూమిడిటీ గా పరిగణించబడుతుంది ఇది ప్రాథమికంగా దాని ఈక్విలిబ్రియం వాటర్ వేపర్ ని పొందడానికి 1 కిలోల డ్రై ఎయిర్ యొక్క టెంపరేచర్ ను పెంచడానికి అవసరమైన హీట్ టోటల్ లేదా 1 కెల్విన్ కలిగి ఉంటుంది కాబట్టి ఇది హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ హ్యూమిడిటీ గా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న సంబంధం ద్వారా ఇది నిర్ణయించబడుతుంది ఇది ఇక్కడ Cs అనే చిహ్నం ద్వారా హ్యూమిడిటీ గా ఉంటుంది మరియు అది ఆ టెంపరేచర్ మార్పుపై ఆధారపడి ఉంటుంది అలాగే ఆ టెంపరేచర్ మార్పు ఆధారంగా హ్యూమిడిటీ ఏది మారుతుందో తెలుస్తుంది దీని ప్రకారం ఈ ఈక్వెషన్ ద్వారా ఇక్కడ లెక్కించగలిగే హ్యూమిడిటీ హీట్ ఏమిటి ఈ సందర్భంలో మీరు 2 పదాలు ఉన్నాయని 2 సంఖ్యా విలువలు ఈ ఈక్వెషన్లో ఇవ్వబడ్డాయి ఒకటి 1 005 మరియు మరొకటి 1 ఈ సందర్భంలో 1 005 డ్రై ఎయిర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ని సూచిస్తుంది ఇది కిలో కెల్విన్కు కిలోజౌల్ పరంగా 1 88 వాటర్ యొక్క సర్టెన్ హీట్ ని సూచిస్తుంది ఇది ఒక కిలో కెల్విన్కు కిలోజౌల్స్లో ఒక కిలో డ్రై ఎయిర్ ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఈక్వెషన్ నుండి ఆ ఎయిర్ యొక్క హ్యూమిడిటీ ఒకసారి హ్యూమిడిటీ హీట్ ఏమిటో మీరు లెక్కించగలుగుతారు మరియు టోటల్ ఎంథాల్పీ కూడా ఒక ముఖ్యమైన పదం దీని ఆధారంగా 1 కిలోల డ్రై ఎయిర్ యొక్క ఎంథాల్పీ మరియు దానిలో ఉన్న వాటర్ వేపర్ యొక్క ఎంథాల్పీ ఏమిటో మీకు చెప్పవచ్చు మీకు బబుల్ పాయింట్ టెంపరేచర్ తెలిస్తే లేదా మీరు డేటా పాయింట్ టెంపరేచర్ అని చెప్పవచ్చు ఇక్కడ రెండు భాగాలకు Tb చేత సూచించబడుతుంది వాటర్ వేపర్ మరియు ఇక్కడ డ్రై గ్యాస్ అనుకుందాం అప్పుడు ఇక్కడ ఇచ్చిన సంబంధం ద్వారా దీనిని నిర్ణయించవచ్చు ఇక్కడ ఈ సందర్భంలో λb ఆ కిలో వాటర్ వేపర్ కిలోజౌల్స్లో ఉండే టెంపరేచర్ టెంపరేచర్ ను నిర్ణయిస్తుంది లేదా ఇది కొన్నిసార్లు బబుల్ పాయింట్ టెంపరేచర్ గా పరిగణించబడుతుంది మరియు ఈ సందర్భంలో హ్యూమిడిటీ తో కూడిన హీట్ ద్వారా కూడా దీనిని సూచించవచ్చు ఈ హీట్ ని నిర్వచించాల్సిన హీట్ 1 005 ప్లస్ 1 88 హెచ్ మరియు అది కూడా ఇక్కడ వ్రాయబడాలి ఈ సందర్భంలో సి లు రద్దు చేయబడతాయి ఎందుకంటే సిఎస్ మేము ఈ విలువను ప్రత్యామ్నాయంగా ఈ స్లైడ్లో కలిగి ఉన్నాము కాబట్టి దయచేసి ఇక్కడ సరిదిద్దండి కాబట్టి ఇది ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు ఆ వేపర్ యొక్క లేటెంట్ హీట్ ని కిలోకు కిలోజౌల్లో ఆ సర్టెన్ రిఫరెన్స్ టెంపరేచర్ వద్ద మరియు హ్యూమిడిటీ ఒక సర్టెన్ టెంపరేచర్ వద్ద చేస్తే ఈ ఈక్వెషన్ ద్వారా మీరు లెక్కించగల టోటల్ ఎంథాల్పీ ఎలా ఉండాలి ఇప్పుడు ఈ థియరీ ఆధారంగా ఒక ఉదాహరణ చేద్దాం ఈ సందర్భంలో మీరు ఒక గదిలో ఎయిర్ టెంపరేచర్ 40 2 డిగ్రీల సెల్సియస్ మరియు టోటల్ ప్రెషర్ కింద అట్మాస్ఫెర్ ప్రెషర్ 101 3 కిలోలు పాస్కల్ ఎయిర్ లో పార్షియల్ ప్రెషర్ తో వాటర్ వేపర్ ని కలిగి ఉంటుంది Pa ఈ సమయంలో 3 74 కిలో పాస్కల్కు సమానం 42 8 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వాటర్ వేపర్ ప్రెషర్ మాకు 7 415 కిలో పాస్కల్ ఇవ్వబడుతుంది ఇప్పుడు మీరు హ్యూమిడిటీ ఏమిటి మరియు ఈక్విలిబ్రియం హ్యూమిడిటీ మరియు హ్యూమిడిటీ శాతం ఏమిటి అని లెక్కించాలి ఇప్పుడు మనకు తెలిసినట్లుగా హ్యూమిడిటీ ఈ స్లైడ్లో ముందుగా ఇచ్చిన ఈ ఈక్వెషన్గా నిర్వచించబడింది హ్యూమిడిటీ 28 97 నాటికి 18 02 కు సమానంగా ఉంటుంది ఈ పార్షియల్ వాటర్ ప్రెషర్ డ్రై గ్యాస్ యొక్క రేషియో లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు కిలోల ఎయిర్ కిలోలో ఇవి ఏ వేపర్ యొక్క పార్షియల్ ప్రెషర్ మరియు సిస్టమ్ యొక్క టోటల్ ప్రెషర్ మీకు తెలుసు కాబట్టి మీరు ఈ విలువను లేదా పార్షియల్ ప్రెషర్ ని అక్కడ ప్రత్యామ్నాయం చేస్తే అప్పుడు మీరు ఈ విలువను 0 0238 కిలోల వాటర్ లో కిలోల ఎయిర్ ద్వారా కలిగి ఉండవచ్చు కాబట్టి ఆ సర్టెన్ టెంపరేచర్ వద్ద ఈ హ్యూమిడిటీ మరియు ఈ పార్షియల్ ప్రెషర్ ప్రాథమికంగా అక్కడ ఉన్న వాటర్ వేపర్ యొక్క ప్రెషర్ అవుతుంది కాబట్టి వాటర్ వేపర్ యొక్క వేపర్ ప్రెషర్ మీకు ఇవ్వబడుతుంది అంటే 7 415 మరియు ఆ తరువాత మీరు ప్రత్యామ్నాయం చేస్తే ఈ ఈక్వెషన్లో ఇక్కడ వేపర్ ప్రెషర్ మీరు ఈక్విలిబ్రియం హ్యూమిడిటీ ను 0 అంటే కిలోల వాటర్ కిలోల ఎయిర్ కాబట్టి ఇది మీ ఈక్విలిబ్రియం హ్యూమిడిటీ మరియు హ్యూమిడిటీ యొక్క రేషియో ఏమిటంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ లో ఉన్న హ్యూమిడిటీ యొక్క రేషియో 100 గా ఉంటుంది కాబట్టి ఇది ప్రాథమికంగా ఈ 0 0238 ద్వారా 0 0492 ద్వారా 100 గా విభజించబడింది 53 అదేవిధంగా రిలేటివ్ హ్యూమిడిటీ మీరు ఆ భాగం యొక్క పార్షియల్ ప్రెషర్ యొక్క రేషియో కోసం సర్టెన్ టెంపరేచర్ వద్ద కాంపోనెంట్ i యొక్క వేపర్ ప్రెషర్ ానికి 100 గా లెక్కించవచ్చు అప్పుడు మీరు ఈ విలువను అక్కడ ఈ వేరియబుల్ యొక్క ప్రత్యామ్నాయం వరకు కలిగి ఉంటారు మరియు అది అవుతుంది మీకు 50 43 విలువను ఇస్తుంది కాబట్టి ఇది మీ రిలేటివ్ హ్యూమిడిటీ శాతం ఈ హ్యూమిడిటీ ఆధారంగా మరొక ఉదాహరణ చేద్దాం ఇప్పుడు కండిషన్డ్ ఎయిర్ టోటల్ 760 మిల్లీమీటర్ల పాదరసం మరియు 50 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద ఒక కిలో బోన్ డ్రై ఎయిర్ కి 0 01 కిలోల వాటర్ హ్యూమిడిటీ తో సరఫరా చేయబడుతుందని అనుకుందాం ఇప్పుడు ఈ ఎయిర్ 760 మిల్లీమీటర్ల పాదరసం టోటల్ ప్రెషర్ మరియు 50 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ వద్ద వదిలివేస్తుంది అయితే ఇక్కడ ఆ ఎయిర్ యొక్క రిలేటివ్ హ్యూమిడిటీ ఈ రిలేటివ్ హ్యూమిడిటీ లో 83 వదిలివేస్తుంది గంటకు 40 కిలోల వాటర్ ఎయిర్ ఫ్లో లోకి ప్రవేశిస్తే డ్రై ఎయిర్ ద్వారా ప్రవహించే బోన్ డ్రై ఎయిర్ బరువు ఎంత ఉంటుందో మీరు లెక్కించాలి 50 డిగ్రీల సెల్సియస్ వద్ద వాటర్ వేపర్ ప్రెషర్ 92 5 మిల్లీమీటర్ పాదరసం ఇక్కడ ఈ సందర్భంలో 50 డిగ్రీల సెల్సియస్ వద్ద వాటర్ వేపర్ ప్రెషర్ మీకు ఇవ్వబడుతుంది కాబట్టి మేము దీని యొక్క స్కీమాటిక్ డయగ్రంని గీస్తే ఇప్పుడు ఇది dryer అని చూద్దాం ఇప్పుడు ఈ డ్రైయర్ వద్ద వాయుఫ్లో ఒక టెంపరేచర్ వద్ద వస్తోంది అంటే 50 డిగ్రీల సెల్సియస్ హ్యూమిడిటీ తో 0 01 కిలోల వాటర్ కిలోకు బోన్ డ్రై ఎయిర్ మనకు గంటకు 40 కిలోల ఎయిర్ తో పాటు వాటర్ కాబట్టి ఈ ఎయిర్ ని ఆరబెట్టడానికి వీటి ఆధారంగా 83 రిలేటివ్ హ్యూమిడిటీ తో బయటకు వస్తాయి కాబట్టి ఆ సందర్భంలో డ్రైయర్ ద్వారా ప్రవహించే బోన్ డ్రై ఎయిర్ యొక్క బరువు ఏమిటో మీరు కనుగొనాలి డ్రై ఎయిర్ లోకి ప్రవేశించే ఎయిర్ తో వాటర్ ఫ్లో రేటు 40 కిలోలు ఉంటే నేను దీనిని చూసినట్లయితే మీరు ఇప్పుడు ప్రాతిపదికను పరిగణించాలి ఆధారం ఏమిటి ఈ సందర్భంలో డ్రైయ్యింగ్ యొక్క ఆపరేషన్ యొక్క ఒక గంట వ్యవధిగా మేము ఆధారాన్ని పరిగణించవచ్చు ఇప్పుడు మీరు ఆ సర్టెన్ టెంపరేచర్ వద్ద వాటర్ వేపర్ ప్రెషర్ ఏమిటో లెక్కించాలి ఇది 92 5 మిల్లీమీటర్ల పాదరసం ఇవ్వబడుతుంది మరియు మీరు వాటర్ పార్షియల్ ప్రెషర్ కోసం లెక్కించాలి కానీ ఇక్కడ లెక్కించడానికి ఇవ్వబడలేదు ఏమైనప్పటికీ రిలేటివ్ హ్యూమిడిటీ 83 అని మీకు ఇవ్వబడలేదు కాబట్టి ఈ ఎయిర్ వద్ద రిలేటివ్ హ్యూమిడిటీ మీకు తెలిస్తే అది వాటర్ వేపర్ ప్రెషర్ ానికి పార్షియల్ ప్రెషర్ యొక్క రేషియో గా నిర్వచించబడినందున మీరు చెప్పవచ్చు Pw by Pw of v 0 83 కు సమానం దాని నుండి మీరు సులభంగా లెక్కించవచ్చు వాటర్ పార్షియల్ ప్రెషర్ ఆ తరువాత మీరు ఎండిన ఎయిర్ యొక్క కిలో మోల్కు ఈ కిలోల మోల్ వాటర్ ఎయిర్ మోల్స్ అని భావించినట్లు లెక్కించవలసి ఉంటుంది అక్కడ ఆ డ్రై ఎయిర్ కిలోకు ప్రవేశిస్తుంది కాబట్టి ఇది ప్రాథమికంగా ఆ పార్షియల్ ప్రెషర్ వాటర్ మరియు ఎయిర్ యొక్క పార్షియల్ ప్రెషర్ ఏమిటి రేషియో ఏమిటి మరియు ఈ రేషియో నుండి ఇది 0 112 కు సమానంగా ఉంటుందని మీరు చెప్పగలరు డ్రై ఎయిర్ యొక్క కిలో మోల్కు 0 112 కిలోల మోల్ వాటర్ మీకు తెలుస్తుంది ఇప్పుడు బరువు పరంగా డ్రై ఎయిర్ యొక్క కిలో మోల్ ద్వారా మీరు ఒక కిలో మోల్ వాటర్ ని చూడవచ్చు ఆ వాటర్ మరియు ఎయిర్ యొక్క మొలేక్యూలర్ వెయిట్ తో మీరు దానిని గుణించాలి అప్పుడు మీరు ఇక్కడ 0 07 ను పొందవచ్చు ఇప్పుడు ఈ సందర్భంలో ఈ 18 మరియు 28 4 ప్రాథమికంగా అవి వరుసగా వాటర్ మరియు డ్రై ఎయిర్ యొక్క పరమాణు బరువులు ఇప్పుడు ఈ వాటర్ కిలోల డ్రై ఎయిర్ ద్వారా ఇన్లెట్ ఎయిర్ కండిషన్ 0 01 అవుతుంది హ్యూమిడిటీ 0 01 కాబట్టి లేదా 50 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఆధారంగా మేము లెక్కించిన ఎయిర్ కండిషన్ మరియు ప్రెషర్ 760 మిల్లీమీటర్ మెర్క్యూరీ 0 07 గా ఉంటుంది ఇప్పుడు ఈ సందర్భంలో మీకు హ్యూమిడిటీ ఎయిర్ ని తెలుసుకోవడం లేదా ఆ వస్తువు నుండి లేదా ఎయిర్ నుండి హ్యూమిడిటీ ను తొలగించడం మీకు తెలిసినందున ఆ సర్టెన్ టెంపరేచర్ మరియు డ్రై లో ప్రెషర్ వద్ద ఎయిర్ ని తొలగించే టోటల్ కాబట్టి ఒక కిలో డ్రై ఎయిర్ కి ఒక కిలో వాటర్ తొలగించబడుతుంది ఇది ప్రాథమికంగా అప్పుడు ఆ హ్యూమిడిటీ యొక్క తేడా ఏమిటి కాబట్టి అవుట్లెట్ వద్ద హ్యూమిడిటీ 0 07 మరియు ఇన్లెట్ వద్ద ఉన్న హ్యూమిడిటీ ఏమిటి 0 01 మీరు దానిని తీసివేస్తే మీకు ఈ 0 06 లభిస్తుంది ఇది ప్రాథమికంగా ఒక కిలో డ్రై ఎయిర్ కి వాటర్ ని తీసివేస్తే టోటల్ వాటర్ ఆసక్తి ఎంత 50 కిలోలు ఇచ్చే డ్రై ఎయిర్ కి ఇప్పుడు ఈ 50 కిలోల వాటర్ వాస్తవానికి ఆ డ్రాఫ్ట్ ద్వారా తొలగించబడింది ఇప్పుడు ఈ డ్రైయర్ ద్వారా ఈ 50 కిలోల వాటర్ ని తొలగించడానికి అక్కడ సరఫరా చేయబడిన వాటర్ వాల్యూమ్ ఎంత ఉంటుంది ఇప్పుడు ఆ 0 0 కిలోల వాటర్ ని తొలగించడానికి ఈ లెక్కకు వాస్తవానికి ఒక కిలో డ్రైయర్ అవసరమని మీకు తెలుసు కాబట్టి 50 కిలోల వాటర్ ని తొలగించాలి ఎయిర్ ఎంత అవసరం కాబట్టి మీరు ఈ 50 ను 0 06 ద్వారా విభజించండి అప్పుడు మీరు ఈ మొత్తాన్ని 833 3 కిలోలు పొందవచ్చు

కాబట్టి ఇక్కడ 833 3 కిలోల ఎయిర్ వద్ద ఈ 50 కిలోల వాటర్ ని ఈ డ్రై ఎయిర్ ద్వారా సర్టెన్ టెంపరేచర్ మరియు ప్రెషర్ వద్ద తొలగించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ హ్యూమిడిటీ ఎయిర్ ఆధారంగా మెటీరియల్ బ్యాలెన్స్ చేయడం దీనికి ఒక ఉదాహరణ మరియు మీరు ఈ తెలియని పారామీటర్ ని ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ చేస్తారు ఇక్కడ ఎయిర్ టోటల్ ఎంత అవసరమో అదేవిధంగా ఇది తెలియని పారామీటర్ అని మీరు లెక్కించవచ్చు టోటల్ వాటర్ టోటల్ ఎంత ఉంటుందో అక్కడ ఒక కిలోల ఎయిర్ ఎలా సరఫరా చేయాలో అనుకుందాం

మీరు దీన్ని లెక్కించవచ్చు మీరు ఏమి తీసివేయాలో లెక్కించాలి మరియు దాని కోసం 100 కిలోలు లేదా 5 కిలోల చొప్పున ఎయిర్ లేదా వాటర్ టోటల్ తొలగించడం లేదా మీరు చేయగలిగే ఎయిర్ కి ఏ టోటల్ ఇవ్వబడుతుంది సులభంగా లెక్కించండి కాబట్టి ఈ ఉదాహరణలు ఆ ఎయిర్ యొక్క వాటర్ అవసరాన్ని మరింత లెక్కించడానికి సహాయపడతాయి మరియు ఆ పరికరం నుండి లేదా ఆ ఎయిర్ వాటర్ మిశ్రమం నుండి డ్రై ఎయిర్ ద్వారా తొలగించాల్సిన వాటర్ వాల్యూమ్ ఏమిటో కూడా లెక్కించవచ్చు తరువాత మేము సైకోమెట్రిక్ చార్ట్ గురించి చర్చిస్తాము ఆ సైకోమెట్రిక్ చార్ట్ ఏమిటి ఇది ప్రాథమికంగా గ్రాఫికల్ ప్రతినిధులు హ్యూమిడిటీ లేదా అబ్సల్యూట్ హ్యూమిడిటీ యొక్క గ్రాఫికల్ ప్రాతినిధ్యం లేదా రిలేటివ్ హ్యూమిడిటీ ఏమిటో మీరు చెప్పగలరా తడి బల్బ్ టెంపరేచర్ ఎలా ఉండాలి మన ఈక్విలిబ్రియం టెంపరేచర్ లు ఎలా ఉంటాయి దీని నుండి ఈక్విలిబ్రియం యొక్క ఎంథాల్పీని ఎలా లెక్కించాలో మీకు గ్రాఫికల్ ప్రాతినిధ్యం తెలుసు మరియు హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ను కూడా చూడవచ్చు డ్రై ఎయిర్ టెంపరేచర్ లు అన్నీ ఒకదానికొకటి సంబంధించినవి మరియు అన్నీ ఆ సంబంధాలు మరియు వాటి సంబంధాల ప్రొఫైల్స్ ఆధారంగా ఈ గ్రాఫికల్ రూపంలో ఇవ్వబడ్డాయి మరియు ఈ హ్యూమిడిటీ మరియు ఈక్విలిబ్రియం కండిషన్స్ ఆధారంగా ఆ వేరియబుల్స్ యొక్క ప్రాతినిధ్యం యొక్క గ్రాఫికల్ రూపం సైకోమెట్రిక్ చార్టుగా పరిగణించబడుతుంది కాబట్టి డ్రై బల్బ్ తడి బల్బ్ మరియు డ్యూ పాయింట్ టెంపరేచర్ మరియు సర్టెన్ మరియు రిలేటివ్ హ్యూమిడిటీ మధ్య రిలేషన్ డిస్ప్లేస్ చేయడానికి ఈ సైకోమెట్రిక్ చార్ట్ ఇక్కడ చూడండి ఈ సైకోమెట్రిక్స్ చార్ట్ x అక్షంలో స్లైడ్లలో చూపబడింది మీరు ఇచ్చిన డ్రై ఎయిర్ టెంపరేచర్ లేదని మీరు చూస్తారు ఇక్కడ ఇది మీకు మైనస్ 10 ఇది 55 డిగ్రీల సెల్సియస్ అని తెలుస్తుంది ఇది y అక్షంలో ఇవ్వబడింది Y అక్షంలో కూడా ఒక కిలో డ్రై ఎయిర్ కి హ్యూమిడిటీ కూడా ఈక్విలిబ్రియం కండిషన్స్ లో ఎంథాల్పీకి ప్రాతినిధ్యం వహిస్తుందని మీరు చూస్తారు రిలేటివ్ హ్యూమిడిటీ మరియు ఈక్విలిబ్రియం టెంపరేచర్ లతో ఎంథాల్పీ డీవియేషన్ మరియు సర్టెన్ డ్రైవర్ కంప్రెసర్ వద్ద హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ అన్నీ ఇక్కడ ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ చార్ట్ నుండి మీకు అందించిన అన్ని పారామీటర్ సమాచారం మీకు లభిస్తుంది 2 పారామీటర్ మీకు తెలుస్తాయి మరియు నుండి ఈ 2 పారామీటర్ మీరు ఈ సైకోమెట్రిక్ చార్ట్ నుండి ఇతర పారామీటర్ ఇతర వేరియబుల్స్ చదవగలరు మరియు ఈ సైకోమెట్రిక్ చార్ట్ను ఎలా చదవాలి అనేదానికి ఒక ఉదాహరణను కలిగి ఉండండి లేదా వేర్వేరు వేరియబుల్స్ లేదా పారామీటర్ ను లెక్కించడానికి సైకోమెట్రిక్ చార్ట్ను ఉపయోగించండి ఇప్పుడు ఈ సందర్భంలో ఒక సమస్య ఏమిటంటే హ్యూమిడిటీ తో కూడిన ఎయిర్ ని 30 డిగ్రీల సెల్సియస్ వద్ద పరిగణిస్తారు ఇది 15 డిగ్రీల సెల్సియస్ డ్యూ పాయింట్ కలిగి ఉంటుంది ఇప్పుడు ఈ సైకోమెట్రిక్ చార్ట్ ఉపయోగించి రిలేటివ్ హ్యూమిడిటీ వంటి కిందివాటిని నిర్ణయించాల్సి ఉంటుంది అబ్సల్యూట్ హ్యూమిడిటీ ఏమిటి మేము బరువు బల్బ్ టెంపరేచర్ ఏమిటి డ్రై బల్బ్ టెంపరేచర్ హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ ఎలా ఉంటుంది మీకు తెలిసిన ఎయిర్ వాల్యూమ్ 1 5 కిలోల వాటర్ మరియు అక్కడ 1 5 కిలోల వాటర్ ఉన్న ఎయిర్ ఆక్రమించిన వాల్యూమ్ను మీరు లెక్కించాలి అందువల్ల లెక్కించవలసినవి ఈ సైకోమెట్రిక్స్ పఠనం ఆధారంగా ఈ గత రిలేటివ్ హ్యూమిడిటీ ను కలిగి ఉండండి ఇప్పుడు సైకోమెట్రిక్ చార్ట్ నుండి ఆ రిలేటివ్ హ్యూమిడిటీ ను ఎలా లెక్కించాలి మొదట ఆ డ్రై బల్బ్ టెంపరేచర్ ఇది మీ సమస్యలో 30 డిగ్రీల సెల్సియస్ అని ఇవ్వబడింది అలాగే అవి డ్యూ పాయింట్ టెంపరేచర్ 15 డిగ్రీల సెల్సియస్ అని మీకు ఇవ్వబడింది కాబట్టి హ్యూమిడిటీ తో కూడిన ఎయిర్ 30 డిగ్రీల సెల్సియస్ మరియు డ్యూ పాయింట్ 50 డిగ్రీల 15 డిగ్రీల సెల్సియస్ అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ 30 డిగ్రీల సెల్సియస్ డ్రై బల్బ్ టెంపరేచర్ గా పరిగణించబడుతుంది ఇప్పుడు ఈ డ్రై బల్బ్ టెంపరేచర్ మరియు ఆ డ్యూ పాయింట్ టెంపరేచర్ మీకు తెలిస్తే వాస్తవానికి ఇది ఈక్విలిబ్రియం టెంపరేచర్ కాబట్టి ఇది 15 డిగ్రీల సెల్సియస్ మరియు ఇది 30 డిగ్రీల సెల్సియస్ ఇప్పుడు మీరు ఈ 15 డిగ్రీల సెల్సియస్ పాయింట్ నుండి ఇక్కడకు ముందుకు వెళితే ఆపై మీరు ఈ 30 డిగ్రీల సెల్సియస్ను డ్రై బల్బ్ టెంపరేచర్ గా భావిస్తారు మరియు ఇంటర్ సెక్షన్ పాయింట్స్ మీరు ఈ ఇంటర్ సెక్షన్ పాయింట్స్ నిర్ణయించుకున్నారు దాని యొక్క మరొక ప్రొఫైల్ మీకు లభిస్తుందని మీరు చూస్తారు ఇక్కడ ఇది ఇలా ఇవ్వబడింది ఈ రకమైన ప్రొఫైల్ శాతం 40 40 50 అంటే 60 ఇవి వాస్తవానికి రిలేటివ్ హ్యూమిడిటీ ఇప్పుడు ఈ డ్యూ పాయింట్ మరియు డ్రై ఎయిర్ టెంపరేచర్ యొక్క ఇంటర్ సెక్షన్ వద్ద హ్యూమిడిటీ లేదా శాతంలో రిలేటివ్ హ్యూమిడిటీ శాతం ఎంత మీరు గుర్తించగలరు కాబట్టి ఈ లైన్ మీకు 40 రిలేటివ్ హ్యూమిడిటీ ను ఇస్తుంది కాబట్టి ఇక్కడ రిలేటివ్ హ్యూమిడిటీ ఏమిటో చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఇది ఇక్కడ 40 ఉంటుంది కాబట్టి ఈ 15 డిగ్రీల సెల్సియస్ డ్యూ పాయింట్ మరియు 30 డిగ్రీల సెల్సియస్ డ్రై బల్బ్ ఆధారంగా ఇంటర్ సెక్షన్ పాయింట్స్ ఎక్కడ ఉంది మరియు ఆ ఇంటర్ సెక్షన్ పాయింట్ వద్ద ఆ రిలేటివ్ హ్యూమిడిటీ యొక్క ప్రొఫైల్ ఏమిటి మీరు దాని గుండా వెళ్ళాలి మరియు రిలేటివ్ హ్యూమిడిటీ ఏమిటో మీరు చదవాలి కాబట్టి ఇది మీ 40 అవుతుంది కాబట్టి డ్రై బల్బ్ మరియు డ్యూ పాయింట్ యొక్క సర్టెన్ టెంపరేచర్ వద్ద రిలేటివ్ హ్యూమిడిటీ మీకు లభిస్తుంది అబ్సల్యూట్ హ్యూమిడిటీ యొక్క తదుపరి భాగం ఇప్పుడు ఆ పాయింట్ నుండి ఆ బిందు పాయింట్ తో పాటు ఖండన పాయింట్ తో పాటు వెళ్లండి అని మీకు తెలిస్తే మీరు ఇక్కడకు వెళితే హ్యూమిడిటీ శాతం యాక్సెస్ అవుతుంది మరియు ఇది 0 011 యొక్క ఈ సమయంలో కలుస్తుందని మీరు చూస్తారు కాబట్టి ఇది మీకు తెలిసిన అబ్సల్యూట్ హ్యూమిడిటీ ను మీకు ఇస్తుంది కాబట్టి మీ అబ్సల్యూట్ హ్యూమిడిటీ ఏమిటి కాబట్టి మేము ఏమి చేసాము ఆ ఇంటర్ సెక్షన్ పాయింట్ నుండి ఆ డ్యూ పాయింట్ లైన్ తో మీరు కిలో డ్రై ఎయిర్ హ్యూమిడిటీ వరకు వెళతారు మరియు అక్కడ ఇంటర్ సెక్షన్ ఏమిటి ఆ విలువ మీకు అబ్సల్యూట్ హ్యూమిడిటీ ను ఇస్తుంది తరువాత మీరు తడి బల్బ్ టెంపరేచర్ ఎలా ఉండాలో మీరు లెక్కించాలి ఇప్పుడు ఈ తడి బల్బ్ టెంపరేచర్ ను పొందడానికి కానీ ఈ 40 రిలేటివ్ హ్యూమిడిటీ వద్ద ఉన్న డ్యూ పాయింట్ టెంపరేచర్ మరియు తడి బల్బ్ టెంపరేచర్ యొక్క ఇంటర్ సెక్షన్ పోలికఅంటే ఇప్పుడు దీని నుండి మీరు ఇక్కడ ఇలాంటి మరొక పంక్తిని చూస్తారు ఈ పంక్తిని చూపించిన వద్ద ఈ రకమైన పంక్తులను ఇక్కడ స్లైడ్ చేయండి కాబట్టి ఇక్కడ మీరు వెళితే ఈ పంక్తిని వంద శాతం ఈక్విలిబ్రియం లైన్ వరకు అనుసరించడం మీకు తెలుసు కాబట్టి ఇది 100 ఈక్విలిబ్రియం లైన్ కాబట్టి ఈ 100 ఈక్విలిబ్రియం లైన్ నుండి లేదా ఈ ఇంటర్ సెక్షన్ నుండి మీరు 100 ఈక్విలిబ్రియం లైన్ కు వెళితే మరియు మీకు తడి బల్బ్ టెంపరేచర్ ను ఇచ్చే ఇంటర్ సెక్షన్ ఏమిటి కాబట్టి ఇది 20 డిగ్రీల సెల్సియస్ వస్తోంది కాబట్టి ఈ ఇంటర్ సెక్షన్ 20 డిగ్రీల సెల్సియస్ కాబట్టి ఈ తడి బల్బ్ టెంపరేచర్ 20 డిగ్రీల సెల్సియస్కు సమానంగా ఉంటుందని ఇక్కడ మీరు చూడవచ్చు కాబట్టి మేము ఇక్కడ ఏమి చేసాము ఇది మీ ఇంటర్ సెక్షన్ మరియు ఈ తడి బల్బ్ టెంపరేచర్ తో పాటు ఇది 100 ఈక్విలిబ్రియం 100 వద్ద కలుస్తుంది మీకు రిలేటివ్ హ్యూమిడిటీ లేదా ఈక్విలిబ్రియం రేఖ తెలుసు కాబట్టి ఆ పాయింట్ తడి బల్బ్ టెంపరేచర్ గా పరిగణించబడుతుంది కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో ఇది 20 డిగ్రీల సెల్సియస్ ఆపై డ్రై బల్బ్ టెంపరేచర్ ఏమిటి అంటే 30 డిగ్రీల సెల్సియస్ సమస్యగా ఇవ్వబడుతుంది మరియు ఆ తరువాత మీరు హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ ఏమిటో లెక్కించాలి ఇప్పుడు మళ్ళీ మీరు తడి బల్బ్ టెంపరేచర్ లైన్ ను అనుసరిస్తే మరియు తడి బల్బ్ టెంపరేచర్ లైన్ మీకు తెలిస్తే అక్కడ ఒక ఎంథాల్పీ లైన్ ఉంది ఇక్కడ అది ఈ సమయంలో కలుస్తుంది మరియు ఆ విలువ వస్తున్నట్లు మీరు చూస్తారు సర్టెన్ విలువ మరియు అది ఇప్పుడు అక్కడ ఉన్న సర్టెన్ ఎంథాల్పీగా పరిగణించబడుతుంది ఇది సర్టెన్ ఎంథాల్పీ మీకు హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ కూడా ఇస్తుంది మరియు మీరు ఈ ఇంటర్ సెక్షన్ పాయింట్ వద్ద ఇక్కడ దాటితే మరియు ఈ ఎంథాల్పీ డీవియేషన్ లైన్ ను అక్కడ కలుస్తుంది దాని నుండి మీరు ఎంథాల్పీ డీవియేషన్ లెక్కించవచ్చు ఇక్కడ మీరు ఈ రేఖ నుండి ఆ హ్యూమిడిటీ పరిమాణాన్ని లెక్కించవచ్చు ఈ లైన్ మీకు హ్యూమిడిటీ వాల్యూమ్ ఇస్తుంది అక్కడ కొన్ని హ్యూమిడిటీ వాల్యూమ్ ప్రొఫైల్స్ ఇవ్వబడతాయి ఈ చార్టులో ఇక్కడ ఇలా ఉంది మరియు ఇది కూడా హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ ఇప్పుడు ఈ హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ మధ్య మీరు ఇక్కడ ఇంటర్ సెక్షన్ పాయింట్ను పొందుతున్నారు ఇప్పుడు ఈ ఇంటర్ సెక్షన్ పాయింట్ ఆధారంగా ఆ హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ ఖచ్చితంగా ఉంటుంది మరియు మీకు తెలిస్తే ఈ లైన్ ను ఇంటర్పోలేట్ చేయండి లేదా ఎక్స్ట్రాపోలేట్ చేయండి లేదా ఈ పంక్తిని ఇక్కడ ఇంటర్పోలేట్ చేయండి మరియు మీరు ఇక్కడ హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ ఎలా ఉండాలో పొందవచ్చు కాబట్టి హ్యూమిడిటీ వాల్యూమ్ ఆ ఇంటర్ సెక్షన్ సమయంలో మీరు చూడాలి హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ లైన్ ఎలా ఉండాలి అది కలుస్తుంది మరియు సంబంధిత విలువ మీకు ఆ హ్యూమిడిటీ వాల్యూమ్ మరియు సర్టెన్ ఎంథాల్పీని ఇస్తుంది డ్యూ పాయింట్ మరియు డ్రై బల్బ్ కంప్రెసర్ యొక్క ఇంటర్ సెక్షన్ నుండి మీరు దానితో వెళితే తడి బల్బ్ టెంపరేచర్ మరియు అది ఎక్కడ కలుస్తుంది అది ఈక్విలిబ్రియం లైన్ వద్ద 20 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది మరియు మీరు దాని కోసం ఆ ఎంథాల్పీ కర్వ్ కు వెళితే మీరు ఆ ఇంటర్ సెక్షన్ పాయింట్ ను ఒక సర్టెన్ ఎంథాల్పీగా మరియు ఈ ఇంటర్ సెక్షన్ పాయింట్లను పొందుతారు ఈ స్లైడ్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి ఇవి కొన్ని పంక్తులు లేదా ప్రొఫైల్స్ అని మీరు చూస్తారు ఇవి ఎంథాల్పీ డీవియేషన్ కోసం సూచించబడతాయి ఇప్పుడు ఈ ఇంటర్ సెక్షన్ పాయింట్ వద్ద ఈ ఎంథాల్పీ డీవియేషన్ కర్వ్ వస్తుంది ఇది మీకు ఇంటర్పోలేట్ చేయడం లేదా ఎక్స్ట్రాపోలేట్ చేయడం ద్వారా తెలిసి ఉండటానికి దీని గురించి రెండు ప్రొఫైల్ల వాల్యూమ్ మీకు తెలుసు అప్పుడు మీరు అక్కడ ఎంథాల్పీ డీవియేషన్ యొక్క సంబంధిత విలువను పొందవచ్చు కాబట్టి దీని ఆధారంగా మనకు సులభంగా లెక్కించగలిగే సైకోమెట్రిక్ చార్ట్ మీకు తెలిసిన వాటిని సులభంగా పొందవచ్చు ఆ హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ సర్టెన్ ఎంథాల్పీ ఎంథాల్పీ డీవియేషన్ డ్యూ పాయింట్ పై ఆధారపడిన డ్రై బల్బ్ టెంపరేచర్ కూడా మీకు తెలుసా తడి బల్బ్ టెంపరేచర్ కూడా మీరు రిలేటివ్ హ్యూమిడిటీ మరియు హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ను పొందవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ఈ సైకోమెట్రిక్ చార్ట్ చదవాలి 5 కిలోల వాటర్ ని కలిగి ఉన్న డ్రై ఎయిర్ ఎంత ఉండాలో తెలుసుకోవాలి కాబట్టి ఈ కేసు ప్రకారం ఇక్కడ 1 కిలోల వాటర్ వాస్తవానికి ఆ ఎయిర్ ద్వారా ఉంటుంది ఇక్కడ ఉన్న డ్రై ఎయిర్ యొక్క హ్యూమిడిటీ ను విభజించడం ద్వారా లెక్కించవచ్చు అబ్సల్యూట్ హ్యూమిడిటీ 0 కాబట్టి మీరు దీనిని విభజించినట్లయితే ఆ 1 5 కిలోల వాటర్ హ్యూమిడిటీ తో మీరు 1 5 కిలోల వాటర్ ని కలిగి ఉండటానికి డ్రై ఎయిర్ ఏమిటో సులభంగా లెక్కించవచ్చు అదేవిధంగా 2 కిలోల వాటర్ ని కలిగి ఉన్న ఆ ఎయిర్ ఆక్రమించిన వాల్యూమ్ ఎలా ఉండాలి మీరు హ్యూమిడిటీ తో కూడిన వాల్యూమ్ నుండి సులభంగా లెక్కించవచ్చు సైకోమెట్రిక్ చార్ట్ నుండి ఆ హ్యూమిడిటీ వాల్యూమ్ 0 855 మరియు మీరు ఈ హ్యూమిడిటీ వాల్యూమ్ను ఈ అబ్సల్యూట్ హ్యూమిడిటీ తో విభజించి ఆపై వాటర్ టోటల్ తో గుణిస్తే అబ్సల్యూట్ హ్యూమిడిటీ మాకు తెలుసు అప్పుడు మీరు ఆ 2 కిలోల వాటర్ ని కలిగి ఉండటానికి టోటల్ వాల్యూమ్ను పొందవచ్చు ఇది టోటల్ 160 59 మీటర్ల క్యూబ్ అవుతుంది ఈ హ్యూమిడిటీ కు సంబంధించి మరొక ఉదాహరణ చేద్దాం మరియు ఎవరు అనేదానిపై ఆధారపడిన పార్షియల్ ప్రెషర్ ఏమిటంటే ఇతర మెటీరియల్ బ్యాలన్స్ ప్రాబ్లం ను చూద్దాం ఇప్పుడు 25 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ కింద గంటకు 8 8 మీటర్ క్యూబ్ యొక్క వాల్యూమెట్రిక్ ఫ్లో రేటుతో ప్రవహించే ఎయిర్ మరియు ఇప్పుడు ఇక్కడ ఒక ప్రక్రియకు చెల్లించే బార్ యొక్క ప్రెషర్ ఎయిర్ కి మోలార్ కంపొజిషన్ ప్రకారం 80 రిలేటివ్ హ్యూమిడిటీ ఉంది డ్రై ఎయిర్ 21 ఆక్సిజన్ మరియు 79 నైట్రోజన్ ఇప్పుడు ఈ సందర్భంలో ఈ ప్రక్రియకు అంతరాయం కలిగించే వాటర్ డ్రై ఎయిర్ మరియు ఆక్సిజన్ యొక్క మోలార్ ఫ్లో రేటు ఏమిటో మీరు కనుగొనాలి ఇప్పుడు ఈ సందర్భంలో మీరు మొదట రిలేటివ్ హ్యూమిడిటీ యొక్క నిర్వచనాన్ని ఉపయోగించి వాటర్ పార్షియల్ ప్రెషర్ ని లెక్కించాలి కాబట్టి రిలేటివ్ హ్యూమిడిటీ మీకు 80 అంటే 0 8 అంటే వాటర్ వేపర్ ప్రెషర్ ద్వారా వాటర్ పార్షియల్ ప్రెషర్ అని నిర్వచించబడింది కాబట్టి ఇది ఇక్కడ ఈ ఈక్వెషన్ ద్వారా సూచించబడుతుంది మరియు ఆ తరువాత మీరు 25 డిగ్రీల సెల్సియస్ వద్ద వేపర్ ప్రెషర్ న్ని మరియు 0 03 యొక్క ప్రెషర్ న్ని ఈ ఈక్వెషన్ ద్వారా ఇక్కడ 0 8 గా లెక్కించవచ్చు వేపర్ ప్రెషర్ నికి 0 03 బార్ ఇవ్వబడుతుంది అందువల్ల ఈ ఈక్వెషన్ 0 8 నుండి 0 03 లోకి వాటర్ పార్షియల్ ప్రెషర్ వస్తుంది మరియు ఈ పార్షియల్ ప్రెషర్ న్ని ఈ ఈక్వెషన్ ద్వారా సూచించవచ్చు ఇక్కడ y వాటర్ కి సంబంధించి పార్షియల్ ప్రెషర్ ఇప్పుడు ఈ విలువను ఈ ఈక్వెషన్లో ప్రత్యామ్నాయం చేస్తుంది మీరు ఆ వాటర్ యొక్క ఈ పార్షియల్ ప్రెషర్ ని ఇక్కడ పొందవచ్చు ఆపై మీరు రెండుఈక్వెవెషన్ాలపై ఆధారపడిన మోల్ ఫ్రాక్షన్ ఏమిటో మీరు ప్రాతినిధ్యం వహిస్తారు ఆపై 0 008 ఉండే వాటర్ మోల్ ఫ్రాక్షన్ ఏమిటో మీరు పొందవచ్చు ఇప్పుడు అందువల్ల ఈ సందర్భంలో వాటర్ మోల్ ఫ్రాక్షన్ హ్యూమిడిటీ ఎయిర్ యొక్క మోల్కు 0 008 మోల్ వాటర్ కి సమానంగా ఉంటుంది మరియు డ్రై ఎయిర్ యొక్క ఎక్కువ భాగం ఇక్కడ సున్నా పాయింట్లు 0 992 ను ఆ మోల్ ఫ్రాక్షన్ నుండి తీసివేయడం ద్వారా చేయగలదు మిశ్రమం యొక్క టోటల్ పుట్టుమచ్చలు ఇది ఒక మైనస్ 0 008 ఉంది కాబట్టి ఈ మిశ్రమంలో డ్రై ఎయిర్ యొక్క మోల్ ఫ్రాక్షన్ యొక్క 0 992 మోల్స్ మీకు ఇస్తుంది ఇప్పుడు సమస్య యొక్క స్టేట్మెంట్లో ఇచ్చిన వాల్యూమెట్రిక్ ఫ్లో రేటును ఉపయోగించి రాష్ట్ర ఐడియల్ గ్యాస్ ఈక్వెవెషన్ాన్ని ఉపయోగించి పొందగలిగే ఎయిర్ యొక్క మోలార్ ఫ్లో రేటును అనుసరించండి ఈ ఈక్వెషన్లో తెలిసిన సమాచారాన్ని ప్రత్యామ్నాయం చేసిన తరువాత మనం n పివికి సమానంగా ఉంటుందని పొందవచ్చు RT ద్వారా ఇప్పుడు ఈ సందర్భంలో P మీకు ఇవ్వబడింది మరియు V మీకు కూడా తెలుసు మరియు R విలువ ఎనర్జీ మైనస్ 5 కు 8 314 నుండి 10 వరకు ఉంటుంది వాస్తవానికి మీరు ఈ యూనిట్ను గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ విలువ వేర్వేరు యూనిట్లకు ఫ్రాక్షన్ గా ఉంటుంది కాబట్టి యూనిట్ మరియు టెంపరేచర్ ఆధారంగా R విలువ యొక్క ఈ విభిన్న విలువలను ఉపయోగించడానికి మీరు జాగ్రత్తగా ఉండాలి మరియు ఆ సందర్భంలో డ్రై ఎయిర్ యొక్క మోల్స్ సంఖ్య ఇది ఎయిర్ యొక్క మోల్ ఫ్రాక్షన్ టోటల్ మోల్డ్ రేటుగా ఉంటుంది ఈ లెక్కింపు ప్రకారం సంవత్సరానికి 96 87 ఇవ్వబడుతుంది ఆపై మీరు మునుపటి స్లైడ్లలో ఇప్పటికే లెక్కించిన ఆ మోల్ ఫ్రాక్షన్ ద్వారా గుణించినట్లయితే అది ఎయిర్ యొక్క మోల్ ఫ్రాక్షన్ అవుతుంది కాబట్టి దాని ఆధారంగా డ్రై ఎయిర్ యొక్క టోటల్ మోల్ గంటకు 96 1 మోల్కు సమానంగా ఉంటుందని మనం చూడవచ్చు కాబట్టి ఈ ఉపన్యాసంలో మేము ఇక్కడకు వచ్చాము హ్యూమిడిటీ ఏమిటి భిన్నమైన నిర్వచనం లేదా హ్యూమిడిటీ యొక్క విభిన్న రూపం ఏమిటి మరియు ఆ హ్యూమిడిటీ ను ఎలా వివరించవచ్చు లేదా ఆ సైకోమెట్రిక్ చార్ట్ ద్వారా చదవవచ్చు మరియు ఆ భిన్నతను ఎలా పొందాలో ఆ హ్యూమిడిటీ యొక్క విలువ మరియు సైకోమెట్రిక్ చార్ట్ నుండి వేరే యూనిఫాం మరియు మేము మీకు ఎలా తెలుసుకోగలం ఒక సర్టెన్ ప్రక్రియలోని విలువ ఆధారంగా మెటీరియల్ బ్యాలెన్స్ చేయండి డ్రై ఎయిర్ కోసం మీకు ప్రాథమికంగా అవసరం వారి ఉదాహరణలలో ఇవ్వబడిన అనేక సమస్యలను అభ్యసించడానికి పాఠ్యపుస్తకాల ద్వారా మరింత ముందుకు వెళ్ళమని నేను సూచించాను మరియు హ్యూమిడిటీ ఆధారంగా మెటీరియల్ బ్యాలెన్స్ చేయడం గురించి మరింత అర్థం చేసుకోవడానికి ఇది సహాయకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను మరియు ఆ సైకోమెట్రిక్ చార్ట్ మరియు ఆ సైకోమెట్రిక్ చార్ట్ నుండి ఎలా చదవాలి మెటీరియల్ బ్యాలెన్స్ ఈక్వేషన్ కోసం ఆ విలువలను ఎలా ఉపయోగించాలో ధన్యవాదాలు తదుపరి తరగతి మా తదుపరి ఉపన్యాసం కండెన్సషన్ మరియు వెపరైజేషన్ ప్రాసెస్ వంటి ఫేజ్ చేంజ్ ప్రోసెస్ చర్చిస్తుంది